ఈ ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసం ఈ ప్రత్యేకమైన కోర్సు లో రెండవ చివరి ఉపన్యాసం మరియు మనం IC ల నుండి MOSFET ల వరకు కొనసాగించి ఆప్ ఆంప్స్ మరియు వాటి అప్లికేషన్ తరువాత ఈ స్థాయికి చేరుకున్నాము మీకు డేటా షీట్ ఇచ్చినప్పుడు మీరు డేటా షీట్ తెరవగలరు మరియు మీరు డేటా షీట్లో ఇచ్చిన పారామితులు ఏమిటో చూడండి మరియు అ పారామితులు ఏమిటో మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి కాబట్టి నేను డేటా షీట్ లోకి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు మనం దానిని చూద్దాం ఇచ్చిన పారామితులు ఏమిటి మరియు ఆ పరామితిని మనం అర్థం చేసుకున్నామా మనం నిర్దిష్ట పారామితులకు సంబంధించి కొన్ని సమీకరణాలను కొన్ని సమస్యలను పరిష్కరిస్తామ లేదా అని చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక ఉపన్యాసం కోసం మనం IC 741 యొక్క డేటా షీట్ వైపు చూస్తాము ఇది ఫెయిర్చైల్డ్ నుండి ఆపై ప్రదర్శన స్లైడ్లోని కొన్ని పారామితులను మనం చూస్తాము కాబట్టి మీరు స్క్రీన్ను చూస్తే స్క్రీన్ LM 741 కోసం డేటా షీట్ను చూపిస్తుంది దీనిని సింగిల్ op amp లేదా సింగిల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అని కూడా అంటారు కాబట్టి సింగిల్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు ఏమిటి లక్షణాలు షార్ట్ సర్క్యూట్ రక్షణ అద్భుతమైన ఉష్ణోగ్రత స్థిరత్వం అంతర్గత ఫ్రీక్వెన్సీ పరిహారం అధిక ఇన్పుట్ వోల్టేజ్ పరిధి మరియు ఆఫ్సెట్ యొక్క శూన్యత ఇవి ఈ ప్రత్యేకమైన I C యొక్క లక్షణాలు ఇప్పుడు మీరు వర్ణనను పరిశీలిస్తే ఆ LM 741 సిరీస్ కు మనం వివరణను చూస్తాము సాధారణ ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఇది విస్తృత శ్రేణి అనువర్తనాల కోసం ఉద్దేశించబడింది దీని అనువర్తనాలు అధిక లాభం మరియు విస్తృత శ్రేణి ఆపరేటింగ్ వోల్టేజ్ ఇంటిగ్రేటర్ సమ్మర్ లేదా సాధారణ ఫీడ్బ్యాక్ అప్లికేషన్ లో ఉన్నతమైన పనితీరును అందిస్తుంది కాబట్టి ఇవన్నీ ఆ డేటా షీట్లోని పారామితులు కానీ అన్ని పారామితులు కాదు ఇది డేటా షీట్ యొక్క మొదటి స్లయిడ్ మాత్రమే వాస్తవానికి డ్యూయల్ లైన్ ప్యాకేజీ అయిన DIP లో 2 ఐసిలు ఉన్నాయని మీరు చూస్తారు మరొకటి SOP 8 పిన్ ఎందుకంటే op amp 8 పిన్ను కలిగి ఉంది అని మనం ఇప్పటివరకు నేర్చుకుంటున్నాము కాబట్టి నేను చూసే తదుపరి స్లైడ్కు వెళితే మనం చూసే అంతర్గత బ్లాక్ రేఖాచిత్రాన్ని చూడవచ్చు మన మునుపటి తరగతులలో నేర్చుకున్న ఐసి లో 2 ఇన్వర్టింగ్ 3 నాన్ ఇన్వర్టింగ్ 6 అవుట్పుట్ 7 Vcc 4 Vee లేదా Vcc 1 5 మధ్య మనం Off set శూన్యతను కలిగి ఉన్నాము క్షమించండి 1 మరియు 5 Off set శూన్యతను కలిగి ఉండవచ్చు మరియు 8 కలపబడదు కాబట్టి ఇది మన ఐసి అంతర్గత బ్లాక్ రేఖాచిత్రం మరింత ముందుకు వెళితే మీరు స్కీమాటిక్ రేఖాచిత్రాన్ని చూస్తారు ఇక్కడ మీరు ఆఫ్సెట్ను మరియు శూన్యం చూడవచ్చు ఇన్వర్టింగ్నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఎక్కడ ఉన్నాయో అవుట్పుట్ ఎలా ఉందో ఇక్కడ చూడవచ్చు తీసిన మరియు నేను చెప్పినట్లుగా op amp ను అర్థం చేసుకోవడానికి ఇన్పుట్ నుండి అవుట్పుట్ వరకు 4 వేర్వేరు బ్లాకులను కలిగి ఉంది ఇప్పుడు మీరు దాని గురించి చింతించకండి ఎందుకంటే ఇది మీరు అర్థం చేసుకోగల మరొక భాగం మరియు సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకోవాలా ఈ ప్రత్యేకమైన అంతర్గత కార్యాచరణ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క రూపకల్పన ఎలా ఈ ప్రత్యేక కోర్సు యొక్క ఆలోచన లో ఇది లేదు కానీ ఆసక్తి ఉన్నవారు కాడెన్స్ నేర్చుకోవచ్చు ఈ సర్క్యూట్ రేఖాచిత్రాలను మరియు యాంప్లిఫైయర్ల యొక్క అంతర్గత సర్క్యూట్ రూపొందించడానికి ఇది ఉపయోగించబడుతుంది కాబట్టి మనం 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సంపూర్ణ గరిష్టా రేటింగ్స్ చూసినప్పుడు సరఫరా వోల్టేజ్ VCC ను మనం చూశాము అవకలన ఇన్పుట్ వోల్టేజ్ ను చూశాము ఇన్పుట్ వోల్టేజ్ లేదా అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ వ్యవధి శక్తి వెదజల్లడం ఉష్ణోగ్రత పరిధి ఆపై చిన్న ఉష్ణోగ్రత పరిధి చూశాము కాబట్టి మనం ఈ పారామితులను సంపూర్ణ గరిష్ట రేటింగ్లుగా చూస్తాము ఇప్పుడు మనం తరువాత చూసేది ఎలక్ట్రికల్ లక్షణాలు సరేనా కాబట్టి ఈ ప్రత్యేకమైన స్లయిడ్లో మనం వాటిలో కొన్నింటిని చూస్తాము ఈ ప్రత్యేకమైన పారామితుల ప్రత్యేకతను ఉపయోగించి మనం నిజంగా సమస్యలను ఎలా పరిష్కరించగలం అనేది చూస్తాం కాబట్టి ఇప్పుడు మీకు పారామితి ఉంది ఇది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ మీకు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ సర్దుబాటు పరిధి ఉంది ఇప్పుడు మీకు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఉంది ఇప్పుడు మీకు ఇన్పుట్ బయాస్ కరెంట్ ఉంది ఇవి మీరు చూశారు సరేనా ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ బయాస్ కరెంట్ ఉపయోగించి సమస్యలను కూడా మనం చూశాము ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ తరువాత ఇన్పుట్ నిరోధకత పరిధి ఉంది పెద్ద సిగ్నల్ వోల్టేజ్ గెయిన్ అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్ చూడండి కాబట్టి చాలా పారామితులు ఉన్నాయి అప్పుడు మనం సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తికి వెళ్తాము వెంటనే గుర్తుకు తెచ్చుకోండి ఎందుకంటే మేము ఇప్పటికే సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి గురించి చర్చించాము దీనిని విద్యుత్ సరఫరా తిరస్కరణ నిష్పత్తి అని పిలుస్తారు తర్వాత బ్యాండ్విడ్త్ స్లీవ్ రేటు సరఫరా కరెంట్ విద్యుత్ వినియోగం అకస్మాత్తుగా మీకు కూడా తెలియని విషయం మీకు రాకూడదు కాబట్టి సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి దశాంశాలలో ఇవ్వబడింది మనం చూశాము బ్యాండ్విడ్త్ మెగాహెర్ట్జ్లో ఇవ్వబడింది స్లీవ్ రేటు సాధారణంగా వోల్ట్లుగా ఇవ్వబడుతుంది సరైన విద్యుత్ వినియోగం సాధారణంగా మిల్లీవోల్ట్లలో ఉంటుంది కాబట్టి ఇ విషయాలు మనకు తెలుసు మీరు మరింత ముందుకు వెళితే మీరు విలక్షణమైన పనితీరు లక్షణాలను సరిగ్గా చూస్తారు ఇప్పుడు అవుట్పుట్ రెసిస్టెన్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ రెసిస్టెన్స్ వర్సెస్ ఇన్పుట్ కెపాసిటెన్స్ చూస్తాము మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ వర్సెస్ పరిసర కరెంట్ ఉష్ణోగ్రత చూస్తాము విద్యుత్ వినియోగాన్ని వర్సెస్ పరిసర ఉష్ణోగ్రతకి చూస్తాము ఇది op amp పనితీరు పరామితి మనం ఈ ప్లాట్లను పరిశీలిస్తాము మైనస్ 20 నుండి 60 వరకు ఉష్ణోగ్రతతో ఇన్పుట్ నిరోధకత ఎలా మారుతుంది ఇన్పుట్ నిరోధకత ఉష్ణోగ్రతకి సంబంధించి ఎలా మారుతుంది మీ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ మరియు ఇన్పుట్ బయాస్ కరెంట్ పౌనపుణ్యము కు సంబంధించి ఎలా మారుతుంది పౌనపుణ్యముకి సంబంధించి మీ అవుట్పుట్ నిరోధకత ఎలా మారుతుంది పౌనపుణ్యముకి సంబంధించి ఇన్పుట్ నిరోధకత ఎలా మారుతుంది కాబట్టి ఇవి ప్లాట్లు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ వర్సెస్ పరిసర ఉష్ణోగ్రత అని పిలువబడే మరో ప్లాట్లు ఉన్నాయి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ పరిసరాల ఉష్ణోగ్రత తో ఎలా మారుతుంది ఇప్పుడు మనం DC పారామితులను వర్సెస్ పరిసర ఉష్ణోగ్రతని సాధారణీకరించాము ఉదాహరణకు ఇన్పుట్ నిరోధకత విద్యుత్ సరఫరా కరెంట్ అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇప్పుడు మనకు టాంజెంట్ స్పందన ఉంటుంది ప్రస్తుత పౌనపున్య లక్షణాలు వర్సెస్ పరిసర ఉష్ణోగ్రత టాంజెంట్ స్లీవ్ రేట్ క్లోజ్ లూప్ బ్యాండ్విడ్త్ ఇప్పుడు మనకు అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ మరియు పరిసర ఉష్ణోగ్రత ఉంటుంది పౌనపుణ్యం లక్షణాలు వర్సెస్ సప్లై ఓల్టేజ్ కొరకు అక్కడ స్లీవ్ రేటు టాంజెంట్ ప్రతిస్పందన ఉందని మనం చూస్తాము కాబట్టి చాలా ప్లాట్లు ఉన్నాయి మనం టాంజెంట్ ప్రతిస్పందనను సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం చూడవచ్చు ఇక్కడ సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి వర్సెస్ పౌనపున్యo మనం చూడవచ్చు కాబట్టి మనం అర్థం చేసుకున్నది ఈ ప్రత్యేక పారామితుల నుండి వేరుగా ఉంటుంది యాంత్రిక కొలతలు అని పిలువబడే ఇతర పారామితులు ఉన్నాయి ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది ఉదాహరణకు 8 పిన్ డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజీ అయితే ఈ పిన్ యొక్క పరిమాణం ఏమిటి చిప్ యొక్క పరిమాణం లేదా ఈ IC యొక్క పరిమాణం ఏమిటి ప్రతిదీ ఇవ్వబడింది ప్రతిదీ మీకు ఇవ్వబడింది ప్రతి పిన్ యొక్క పొడవు 2 పిన్స్ పరిమాణం మధ్య అంతరం డేటా షీట్లో ఇవ్వబడినది కాబట్టి మీరు 0 నుండి 70 వరకు ఉష్ణోగ్రతను ఉపయోగించాలనుకుంటే మనకు LM 741 8 పిన్ DIP లేదా 8 పిన్ SOP ఉండవచ్చు మీరు 40 నుండి 85 డిగ్రీల వరకు వెళ్లాలనుకుంటే మేము 8 పిన్ DIP LM 741 కోసం వెళ్ళాలి సరే ఇది ఆర్డరింగ్ సమాచారం మీరు IC ని ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు ఏ పారామితులు మీరు తెలుసుకోవాలి మీరు డేటాను చూసినప్పుడు ఈ పారామితులు మీకు తెలుస్తుంది మీరు డేటా షీట్ అర్థం చేసుకున్నప్పుడు మీరు ఏ ఐసిని ఆర్డర్ చేయాలో మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఉష్ణోగ్రత నుండి ఇక్కడ మీరు చూడగలిగే ఆపరేటింగ్ ఉష్ణోగ్రత దృక్కోణం ఆర్డరింగ్ సమాచారం కూడా ఇవ్వబడుతుంది కానీ ఇతర పారామితులు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇంతకుముందు చర్చించినట్లు ఇన్పుట్ బయాస్ కరెంట్ ఉష్ణోగ్రత పరిహారం విద్యుత్ సరఫరా తిరస్కరణ నిష్పత్తి సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ CMRR సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి అనేవి ఇప్పుడు మనకు ఆపరేటింగ్ పౌనపున్యo అంటే ఏమిటి ఇన్పుట్ నిరోధకత ఎలా మారుతుంది అవుట్పుట్ నిరోధకత పరిసర ఉష్ణోగ్రతకి సంబంధించి ఎలా ప్రవర్తిస్తుంది ఈ హక్కులు ప్రవర్తిస్తాయో మీరు IC ని చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు డేటా షీట్ సాధారణంగా ఏమి ఇస్తుందో చూశాను ఇది డేటా ముగింపు డేటా షీట్ మాకు ఇచ్చేది ప్రత్యేకమైన పారామితులు ఎలక్ట్రికల్తో సహా మెకానికల్ కాంప్ మెకానికల్ కొలతలతో సహా లక్షణాలు అనేక ప్లాట్లు మరియు విద్యుత్ లక్షణాలతో సహా మనము చూసాము ఇప్పుడు సర్క్యూట్ తయారుచేయడానికి ప్రతి విషయం మనకు ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను ఎందుకు అర్థం చేసుకోవాలి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ బిందువును మనం ఎందుకు అర్థం చేసుకోవాలి మనం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ను ఎందుకు అర్థం చేసుకోవాలి కాబట్టి పారామితులు ఎలా ఉన్నాయి మరియు సర్క్యూట్ను ఎలా రూపొందించగలమో లేదా ఇది ఎలా ఉంటుందో చూద్దాం సర్క్యూట్ యొక్క మొత్తం పనితీరును ప్రభావితం చేయాలా కాబట్టి ఇన్పుట్ బయాస్ ప్రవాహాలు యాంప్లిఫైయర్ ఆపరేషన్ను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకుందాం కొన్ని పారామితులు మరియు అవి ఆపరేషన్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం కాబట్టి మొదటిది ఇన్పుట్ బయాస్ కరెంట్ Ib1 మరియు Ib2 ఇన్పుట్ బయాస్ అంటే ఏమిటో మనం ఉపన్యాసాలలో చూశాము ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమిటి మరొకసారి తొందరగా చూద్దాం ఐడియల్ గా ఇన్పుట్ ఇంపెడెన్స్ అనంతం అని మనకు తెలుసు కానీ తరువాత ఆప్ ఆంప్ ఇన్పుట్ లోకి కరెంట్ రావడానికి ఎండ్ ఏమీ లేదు కానీ వాస్తవమైన ప్రపంచంలో కొంత కరెంట్ ఇన్పుట్ లో నమోదు చేస్తుంది ప్రాక్టికల్ ఆప్ ఆంప్స్లో కొంత కరెంట్ ప్రవాహం ఉందని మనం చూస్తాము బయాస్ మరియు రెసిస్టర్ యొక్క ఇన్పుట్ పిన్స్లోకి ప్రవహించే ఈ కరెంట్ మొత్తాన్ని ఇన్పుట్ బయాస్ ప్రవాహాలు అంటారు సాధారణంగా 741 విషయంలో పరిధి 80 నానో ఆంపియర్ సరే ఇప్పుడు కొన్ని FET ఆప్ ఆంప్స్ ఇన్పుట్ బయాస్ కరెంట్ 1 పికో ఆంపియర్ కంటే తక్కువ కలిగి ఉన్నాయి ఆప్ ఆంప్ డేటా షీట్ దానిని నిర్దేశిస్తుంది ఇది ఇన్పుట్ బయాస్ ప్రవాహాల సగటు విలువగా ఇన్పుట్ బయాస్ కరెంట్ కలిగి ఉంది విలోమ టెర్మినల్ వద్ద Ib1 మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద Ib2 కాబట్టి డేటా షీట్ మేము చెప్పినప్పుడు మీకు Ib విలువను చూపుతుంది అది ఏమీ కాదు కానీ Ib1 Ib2 2 కాబట్టి ఇది మీ ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇప్పుడు దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి Op amp లోని బయాస్ కరెంట్ ఇక్కడ చిత్రంలో చూపిన విధంగా ఇన్వర్టింగ్ ఆకృతీకరణను పరిశీలిద్దాం కాబట్టి మనం వర్తింపజేస్తే మనం చూసేది ఇది R1 R2 అయితే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ స్పష్టంగా కనపడుతుందా ఇప్పుడు నేను K C L ను వర్తింపజేస్తే అది కిర్చోఫ్ కరెంట్ లా ఇక్కడ నోడ్ వద్ద సరే చూడండి I1 ఏమీ సమానం కాదు కానీ I1 I2 Ib1 నేను వర్చువల్ గ్రౌండ్ను వర్తింపజేస్తే V V ఎందుకంటే మీ విలోమ టెర్మినల్ గ్రౌండ్ చేయబడింది విలోమ టెర్మినల్ వద్ద వోల్టేజ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వోల్టేజ్ కి సమానంగా ఉంటుంది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్సామర్థ్యంలో ఉన్నందున V V 0 అందువల్ల కిర్చాఫ్ వోల్టేజ్ చట్టం మరియు ఓమ్ లా నుండి మనం Iin లేదాI1R1 Iin or I1R1 కాబట్టి ఫలితాలు ఊహించిన నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సమీకరణానికి తగ్గిస్తాయి మరియు పైన పేర్కొన్న రెండవ పదానికి వ్యక్తీకరణ Ib1 R2 Ib1 R2 మీకు లభించిన ఆఫ్సెట్ వోల్టేజ్ను సూచిస్తుంది ఇది చాలా ముఖ్యమైనది అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఎందుకు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ఎక్కువ మొత్తం వోల్టేజ్ అవుట్పుట్ పొందడానికి మనం సర్దుబాటు చేయాలి నేను నా యాంప్లిఫైయర్ బ్యాలెన్స్ చేయవలసి వచ్చినప్పుడు నేను దానిని 0 కి సమానం చేయాలి నా యాంప్లిఫైయర్ను బ్యాలెన్స్ చేయవలసి వచ్చినప్పుడు గ్రౌండ్ అవుట్పుట్ 0 కి సమానం కాదు అంటే నా అవుట్పుట్ సర్దుబాటు చేయాలి కాబట్టి ఇన్పుట్ కనెక్ట్ కాకపోతే Vin 0 కి సమానం మరియు ఐడియల్ గా Vout 0 కి సమానం అని విశ్లేషించవచ్చు కానీ ఇన్పుట్ బయాస్ కరెంట్ కారణంగా 0 ఇన్పుట్ వద్ద కూడా అవుట్పుట్ వోల్టేజ్ ఉంది ఇప్పుడు రెండు టెర్మినల్స్ గ్రౌండ్ అయినా Vin 0 అయినా నా అవుట్పుట్ వోల్టేజ్ 0 కాదని నేను చూస్తాను అని అర్థం చేసుకోవాలి కాని నేను కొంత వోల్టేజ్ని కనుగొంటాను ఆ వోల్టేజ్ ఇన్పుట్ బయాస్ కరెంట్ కారణంగా మీకు లభించింది ఆ వోల్టేజ్ ఎందుకు ఉంది ఇన్పుట్ బయాస్ కరెంట్ కారణంగా మీకు అర్థమైందా ఆప్ ఆంప్ యొక్క సాధారణ బయాస్ కరెంట్ కారణంగా వోల్టేజ్ ఏమీ లేదు కానీ 80 నానో ఆంపియర్ ఇన్పుట్ వోల్టేజ్ లేనప్పుడు అంటే Vin 0 కి సమానం అయినప్పుడు ఆప్ ఆంప్ యొక్క ఫీడ్బ్యాక్ నిరోధకత 1 మెగా ఓం కలిగి ఉంటుంది ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ Vout 80 నానో ఆంపియర్ ఇoటూ 1 మెగా ఓం అది 18 మిల్లీవోల్ట్లు కు సమానం ఇప్పుడు ఇవ్వబడిన సిగ్నల్ స్థాయిలను మిల్లివోల్ట్లలో కొలుస్తారు ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు దీనిని భర్తీ చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు నేను సెన్సార్ కోసం ఒకే షరతు రూపకల్పన సర్క్యూట్ కోసం op amp ని ఉపయోగిస్తే ఉద్దీపన లేనప్పుడు అది అవుట్పుట్ వోల్టేజ్ సరైనది చేస్తుంది దీని అర్థం పై వాక్యం అంటే ఏమిటి నేను ఇన్పుట్ వోల్టేజ్ 0 కి సమానం కలిగి ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఉనికి ఉందని నేను చూస్తున్నాను మరియు ఈ వోల్టేజ్ కొంత మొత్తంలో కరెంట్ కలిగిస్తుంది మరియు ఈ స్థాయిలు మిల్లివోల్ట్లలో కొలుస్తారు కానీ మిల్లివోల్ట్లు ఉన్నాయి ఇది మిల్లివోల్ట్ల అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ లేనప్పుడు కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ సెన్సార్ను కనెక్ట్ చేస్తానని అనుకుందాం అప్పుడు సెన్సార్కు ఎటువంటి ఉద్దీపనను వర్తించకుండా సెన్సార్ అవుట్పుట్ మారినప్పుడు మనకు కొంత అవుట్పుట్ వోల్టేజ్ లభిస్తుంది కానీ నేను ఈ సెన్సార్ను ఉపయోగించనప్పుడు అవుట్పుట్ 0 ఉండాలి కానీ అవుట్పుట్ వోల్టేజ్ ఉందని నేను చూస్తాను సిస్టమ్ దానిని అర్థం చేసుకోవచ్చు ఉద్దీపన ఉనికిలో ఉంది సాధారణంగా సెన్సార్ యొక్క సున్నితత్వం చాలా తక్కువగా ఉంటుంది మరియు అందువల్ల ఇది సిస్టమ్ యొక్క ఖచ్చితత్వన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి యాంప్లిఫైయర్ యొక్క మొత్తం పనితీరు ను ఇన్పుట్ బయాస్ కరెంట్ ఎలా ప్రభావితం చేస్తుందో ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఇన్పుట్ బయాస్ కరెంట్ యొక్క ప్రభావాన్ని మనం భర్తీ చేయవలసి వస్తే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇన్పుట్ బయాస్ కరెంట్ యొక్క ప్రభావాన్ని ఎలా భర్తీ చేయాలి కాబట్టి అది చేయవచ్చు అవుట్పుట్ వోల్టేజ్ సమీకరణం నుండి అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను తగ్గించే మార్గం ఉంది అది నిరోధకం R2 ను కనిష్టీకరించడం ద్వారా చేయవచ్చు కానీ నిరోధకం R2 ను తగ్గించడం ద్వారా అవసరమైన గెయిన్ సరిగ్గా సాధించలేము కాబట్టి బయాస్ కరెంట్ కారణంగా ప్రభావాన్ని భర్తీ చేయడానికి ఒక మార్గం వారి విలోమం కాని టెర్మినల్ నుంచి గ్రౌండ్ వద్ద ఒక నిరోధకత ఉపయోగించడం కాబట్టి సమాధానం ఏమిటంటే op amp యొక్క విలోమం కాని టెర్మినల్ వద్ద మనం తెలిసిన నిరోధకత ను ఉపయోగించవచ్చు కాబట్టి విలోమం కాని టెర్మినల్ వద్ద నేను ఒక నిరోధకతను ఇచ్చినట్లైతే అది ఎలా సహాయపడుతుంది కాబట్టి ఏ నిరోధకతను ఉపయోగించాలో తెలుసుకోవటానికిఏ నిరోధకతను ఉపయోగించాలో చూడండి దిగువ ఉన్న చిత్రం లో ఇన్పుట్ కూడా గ్రౌండ్ మరియు నాన్ ఇన్వర్టింగ్టెర్మినల్ కి R3 అనుసంధానించబడి ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఇన్పుట్ బయాస్ కరెంట్ ఉందని మేము అర్థం చేసుకున్నాము కానీ నేను ప్రభావాన్ని తొలగించాలనుకుంటే లేదా నేను కోరుకుంటే యాంప్లిఫైయర్లో ఇన్పుట్ బయాస్ కరెంట్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి నేను ఏ విధంగా తగ్గించగలను దాని కోసం మీరు R3 ను R2 కు సమాంతరంగా R1 కు సమానంగా ఉంచడం ద్వారా ఇన్పుట్ బయాస్ కరెంట్ సమస్యను మేము పరిష్కరించగలము అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమిటో నాకు తెలిస్తే మరియు ముగింపు నాకు తెలుసు నేను ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉపయోగించాలనుకుంటే ఇప్పుడు R2 ఫీడ్బ్యాక్ రెసిస్టర్ యొక్క విలువ ఇన్పుట్ నిరోధకత R1 ఉందని నాకు తెలుసు ఇప్పుడు నేను R3 విలువను కలిగి ఉంటాను ఇది నేను విలోమం కాని టెర్మినల్ మరియు గ్రౌండ్ టెర్మినల్ మధ్య కనెక్ట్ చేయవచ్చు మరియు R3 యొక్క విలువ R2 కి సమాంతరంగా R1 కు సమానం అందువల్ల నేను పరిహారం ఇస్తున్నాను లేదా యాంప్లిఫైయర్ అవుట్పుట్ పై ఇన్పుట్ బయాస్ కరెంట్ యొక్క ఏదైనా ప్రభావాన్ని తొలగిస్తున్నాను కాబట్టి ఇది ఇన్పుట్ బయాస్ కరెంట్ ఎలా అర్థం చేసుకోవచ్చు అని కాబట్టి ఇది ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క ముగింపు తదుపరి ఉపన్యాసం లో మనం దాని ప్రభావం ఏమిటో చూద్దాం తదుపరి ఉపన్యాసం లో మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ యొక్క ప్రభావం ఏమిటో చూద్దాం అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉపన్యాసం చూడండి నేను తదుపరి ఉపన్యాసం లో కలుస్తాను బై